కాబట్టి SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఇది బహుశా డేటాబేస్లకు అత్యంత ప్రసిద్ధ పదం SQL అంటే ఏమిటో డేటాబేస్ ద్వారా చాలా మంది అర్థం చేసుకుంటారు దీని అర్థం బహుశా ఒక సామాన్యుడు డేటాబేస్ను SQL గా అర్థం చేసుకుంటాడు SQL అనునది డేటాబేస్లకు దాదాపు పర్యాయపదంగా ఉంది మరియు మనం కొంత లోతు వరకు SQL ను చర్చిస్తాము కాబట్టి SQL అంటే ఏమిటి మీరు చూడగలిగినట్లుగా ఇది ఒక భాష మంచిది కానీ క్వరీ లను నిర్మాణాత్మక పద్ధతిలో పేర్కొనడానికి ఇది ఒక భాష ఇప్పుడు దీని కోసం నిర్మాణాత్మక పద్ధతి ఏమిటి ఇది రిలేషనల్ డేటా మోడల్ కాబట్టి ఇది రిలేషనల్ డేటా అయి ఉండాలి SQL అనేది రిలేషనల్ డేటాబేస్లో ప్రశ్నలను పేర్కొనడానికి ఒక భాష అంటే SQL గురించి ఏమిటి ఇది డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అని కూడా పిలువబడుతుంది ఎందుకంటే ఇది డేటాబేస్లో దానిని మార్చటానికి లేదా విలువలను నవీకరించడానికి అనుమతిస్తుంది దీనిని డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ అని పిలుస్తారు అలాగే ఇది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఇది రిలేషనల్ డేటాబేస్లో డేటా ఎలా నిర్మించబడిందో నిర్వచించడానికి అనుమతిస్తుంది ఇది రెండూ ఉన్నప్పుడు వర్తిస్తుంది మనము ఇప్పటికే చెప్పినట్లుగా SQL రిలేషనల్ ఆల్జీబ్రా పై ఆధారపడి ఉంటుంది మరియు SQL ప్రస్తుతం చాలా వెర్షన్లను కలిగి ఉంది కాబట్టి ఇది మొదట ప్రారంభించినప్పుడు ఆ తరువాత చాలా చాలా వెర్షన్లు ఉన్నాయి వాటిలో చాలా ప్రామాణికం కానివి కాబట్టి SQL మరియు MySQL ను అందించే వేర్వేరు విక్రేతలు అనేక ఇతర ఎంపికలు మరియు PostgreSQL ఉన్నాయి అవి అన్నీ కాబట్టి వాటి మధ్య తేడాలు ఉన్నాయి కొన్ని ప్రామాణికం కాని ఆపరేటర్లు ఉన్నారు అవి కొంతమంది విక్రేతలు లేదా వ్యవస్థలచే అందించబడతాయి ఇతరులు కాదు మనం చేయటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మనం SQL యొక్క ప్రాథమిక సంస్కరణల కు సాధ్యమైనంతవరకు అంటుకుంటాము మరియు SQL గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది C లేదా జావా వంటి భాషల నుండి పెద్ద నిష్క్రమణ ఇది డిక్లరేటివ్ లాంగ్వేజ్ ఇప్పుడు డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి ఇది విధానపరమైన భాష కాదు ఇది డిక్లరేటివ్ లాంగ్వేజ్ కాబట్టి డిక్లరేటివ్ లాంగ్వేజ్ అంటే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రకటించటానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది ఉదాహరణకు రిలేషనల్ ఆల్జీబ్రా లో కూడా టుపుల్ కాలమ్ A యొక్క విలువ 1 ఉన్న ప్రతి టుపుల్ని ఎన్నుకోండి అని మనం చెప్పాము కాని వాటిని ఎలా ఎంచుకోవాలో అది మీకు చెప్పదు మీరు ఒక్కొక్కటిగా టుపుల్స్ పైకి వెళ్లాలా మీరు వాటి అట్ట్రిబ్యూట్ విలువలను చూడాలా లేదా మీరు ఆ అట్ట్రిబ్యూట్ విలువలను హాష్ చేయాలా అది ఎలా జరుగుతుందో చెప్పబడలేదు అదేవిధంగా SQL లో దీన్ని ఎలా చేయాలో పేర్కొనబడలేదు అది ఏమి చేయాలో మాత్రమే పేర్కొనబడింది కాబట్టి మీరు ఉద్దేశాన్ని ప్రకటిస్తారు ఇది క్వరీ ను ఏమి చేయాలో అది తిరిగి రావాల్సినది మరియు అది ఎలా జరుగుతుందో ప్రకటించబడ లేదు C ఉదాహరణకు మీరు ప్రతి విషయాన్ని పేర్కొనాలి కాబట్టి ఒక రిలేషన్ ఉన్న పట్టిక ఉందని అనుకుందాం మరియు మీరు దానిని C లో మార్చటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు తప్పక చెప్పాలి మీరు మొదటి ఎలిమెంట్ కి వెళ్లండి దాని యొక్క మొదటి అట్ట్రిబ్యూట్ కి వెళ్ళండి ఒకదానితో తనిఖీ చేయండి అవును ఐతే మీ అవుట్పుట్ అది కాకపోతే మీరు రెండవదానికి వెళ్లండి కాబట్టి ప్రతి చిన్న విషయం వివరంగా పేర్కొనబడాలి SQL లో ఇది జరగలేదు కాబట్టి ఒక ప్రశ్న వస్తుంది అప్పుడు అది వాస్తవంగా ఎలా నిర్వహించబడుతోంది డేటాబేస్ ఇంజిన్ వాస్తవానికి చాలా శక్తివంతమైనది మీరు SQL క్వరీ వ్రాసినప్పుడు అది మొదట అన్వయించుకుంటుంది అది అంతర్గత అల్గోరిథంలు అని తేలింది మరియు అది ఒక అల్గోరిథంను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది నిర్దిష్ట క్వరీ కు ఉత్తమమైనది కాబట్టి అది ఆ అల్గోరిథంను వర్తింపజేస్తుంది సమాధానం కనుగొని దానిని తిరిగి ఇస్తుంది ఇప్పుడు ఏమిటి ఇది SQL యొక్క చాలా మంచి లక్షణం ఇది SQL యొక్క ప్రయోజనం ఇప్పుడు దీనికి కాన్ సైడ్ కూడా వచ్చింది ప్రతికూలత ఏమిటంటే ఒక నిర్దిష్ట అల్గోరిథం మంచిది కాదని మీకు తెలిసినా లేదా మీరు ఒక క్వరీ కోసం ఒక నిర్దిష్ట అల్గారిథమ్ను వర్తింపజేయాలనుకుంటే డేటాబేస్ ఇంజిన్ మిమ్మల్ని అలా చేయనివ్వదు అది తీసుకుంటుంది కాబట్టి ఈ క్వరీ కు ఈ పద్ధతిలో సమాధానం కావాలని మీరు చెప్పలేరు మీరు పూర్తిగా డేటాబేస్ ఇంజిన్ యొక్క దయతో ఉన్నారు చాలా సందర్భాలలో డేటాబేస్ ఇంజిన్ చాలా స్మార్ట్ గా ఉంది మరియు చాలా పరిశోధనలు ఉన్నాయి మరియు దానిలోకి వెళ్లేవి ప్రతిరోజూ దానిలోకి వెళుతున్నాయి మరియు అవి చాలా ఉన్నాయి సాధారణంగా చాలా మంచి పని SQL యొక్క కొన్ని ఉదాహరణలతో ప్రారంభిద్దాం మరియు కాబట్టి మొదటి విషయం రిలేషనల్ స్కీమాను ఎలా సృష్టించాలి కాబట్టి మీరు స్కీమాను ఎలా సృష్టిస్తారు కాబట్టి సృష్టించే మార్గం ఏమిటంటే క్రియేట్ టేబుల్ నిర్మాణం ఉంది కాబట్టి క్రియేట్ టేబుల్ ఆపై పారామితులను ఈ పద్ధతిలో A1 D1 C1 ను పేర్కొనండి తరువాత కొన్ని An Dn Cn ఆపై కొన్ని కంస్ట్రయిన్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైకి వెళ్ళనివ్వండి దీని అర్థం ఏమిటి కాబట్టి ఈ నిర్మాణం r పేరుతో పట్టికను సృష్టించమని చెబుతుంది వీటిలో మొదటి అట్ట్రిబ్యూట్ ని A1 అని పిలుస్తారు దీని డొమైన్ D1 మరియు కంస్ట్రయిన్ట్స్ నిర్దిష్ట అట్ట్రిబ్యూట్ లో ఏదైనా C1 ఉంటే మరియు అది మీకు n ను సృష్టించడానికి అనుమతిస్తుంది కాబట్టి ఈ r లో భాగంగా మీకు కావలసినన్ని అట్ట్రిబ్యూట్ లను మీరు సృష్టించవచ్చు చివరికి మీరు కొన్ని ఇంటెగ్రిటీ కంస్ట్రయిన్ట్స్ లను కొన్ని ఇతర రకాల కంస్ట్రయిన్ట్స్ లను కూడా పేర్కొనవచ్చు కాబట్టి దీనిపై ఇంటెగ్రిటీ కంస్ట్రయిన్ట్స్ 1 ఉందని మీరు చెప్పవచ్చు ఈ ఇంటెగ్రిటీ కంస్ట్రయిన్ట్స్ 2 మొదలగు వాటిపై ఉంది కాబట్టి పట్టికను సృష్టించే మార్గం ఇది ఉదాహరణకు మనం చేస్తున్న మునుపటి బ్యాంకింగ్ ఉదాహరణ నుండి ఒక ఉదాహరణ తీసుకుంటే దాని అర్థం ఏమిటి దీని అర్థం టేబుల్ బ్రాంచ్ను సృష్టించండి దీని యొక్క మొదటి అట్ట్రిబ్యూట్ ను బ్రాంచ్ నేమ్ అని పిలుస్తారు ఇది క్యారెక్టర్ 20 పొడవు వరకు ఉంటుంది మరియు ఇది ఈ పట్టిక యొక్క ప్రైమరీ కీ అప్పుడు మీరు బ్రాంచ్ సిటీ అని పిలువబడే మరొక అట్ట్రిబ్యూట్ ను సృష్టించండి ఇది మళ్ళీ క్యారెక్టర్ నా ఉద్దేశ్యం ఇది స్ట్రింగ్ దీని పొడవు 30 వరకు వెళ్ళవచ్చు మరియు అంటే అది పట్టికను సృష్టించండి గురించి కాబట్టి ఇప్పుడు మీ వద్ద ఉన్న డేటా రకాలను గురించి కొంచెం చర్చిద్దాం ఇవి SQL లోని డేటా రకాలు డేటా రకం గురుంచి మనం ఇప్పటికే ఒక ఉదాహరణను చూశాము మొదటిది క్యారెక్టర్ n ఇది స్ట్రింగ్ దీని పొడవు ఖచ్చితంగా n కి సమానం మా varchar కు విరుద్ధంగా ఇది వాస్తవానికి మీరు దీన్ని వేరియబుల్ క్యారెక్టర్ n గా చదవవచ్చు ఇది స్ట్రింగ్ దీని పొడవు n వరకు వెళ్ళవచ్చు ఇది ఖచ్చితంగా n కి సమానం కాదు కానీ అది n వరకు వెళ్ళవచ్చు అప్పుడు మీరు ఇది ఒక పూర్ణాంకం అని చెప్పవచ్చు లేదా కొన్నిసార్లు మీరు దీనిని పూర్ణాంకం అని కూడా పేర్కొనవచ్చు ఇది పూర్ణాంకం కాబట్టి మీరు ఒక చిన్న పూర్ణాంకంగా పేర్కొనవచ్చు కాబట్టి ఇది C లో చిన్నది అయినట్లుగా ఇది ఒక పూర్ణాంకం అని చెబుతుంది అయితే నిల్వ చేయడానికి తక్కువ స్థలం పడుతుంది ఇది నిజమైనదని మీరు చెప్పవచ్చు ఇది నిజమైన సంఖ్య ఇది డబుల్ ప్రెసిషన్ రియల్ అని మీరు చెప్పగలరు ఇది డబుల్ ప్రెసిషన్ అని మీరు చెప్పగలరు కాబట్టి తప్పనిసరిగా ఇది నిజమైన సంఖ్య అని అర్థం కానీ ఎక్కువ ప్రెసిషన్ తో ఇది కొంత ప్రెసిషన్ d తో ఫ్లోటింగ్ అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఫ్లోట్ కనీసం d అంకెలను కలిగి ఉంటుంది మరియు చివరకు ఇది సంఖ్యా అని మీరు చెప్పగలరు కాబట్టి ఇది మొత్తం అంకెలు కలిగిన ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్య దీని b దశాంశ బిందువు తరువాత ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మరియు ఇది దశాంశ బిందువు తరువాత కాబట్టి ఇవి మరియు అన్ని సింటాక్స్ మరియు SQL యొక్క అన్ని డేటా రకాలను అధిగమించడం చాలా బాధాకరం మంచి ప్రామాణిక టెక్స్ట్ బుక్ లేదా SQL మాన్యువల్ దీనిని చూడటానికి మంచి మార్గం కాబట్టి ఇవి ప్రాథమిక డేటా రకాలు కానీ ఇది ఇక్కడ ముగియదు SQL యొక్క క్రొత్త సంస్కరణల్లో అనేక ఇతర డేటా రకాలు ఉన్నాయి ఇది మరింత శక్తివంతం చేస్తుంది కాబట్టి మొదటిది తేదీ ఇప్పుడు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే తేదీ నెల సంవత్సరం రోజు ఫార్మాట్ మొదలైన వాటిలో ఉంటుంది ఇది రెండు తేదీలను పోల్చడానికి వ్యత్యాసాన్ని మరియు ఇవన్నీ తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అదేవిధంగా ఒక సమయం ఉంది అప్పుడు ఈ రెండింటి కలయిక అయిన తేదీ సమయం ఉంది దీనిని వాస్తవానికి కొన్నిసార్లు టైమ్ స్టాంప్ అని పిలుస్తారు అప్పుడు మీరు ఇంటర్వెల్ పరంగా కూడా సమయాన్ని పేర్కొనవచ్చు కాబట్టి ఇది టైం ఇంటర్వల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ డేటా రకాల శక్తిని పెంచే విభిన్న విషయాలు అదనంగా SQL కూడా వినియోగదారు నిర్వచించిన డేటా రకాలను సృష్టించడానికి అనుమతిస్తుంది కాబట్టి ఒకరు వారి స్వంత డేటా రకాలను సృష్టించవచ్చు ఉదాహరణకు మీరు సృష్టించు రకాన్ని చెప్పవచ్చు CGPA ను సంఖ్యాపరంగా చెప్పండి కాబట్టి ఇది ఒక రకం నిర్వచనం వలె ఉంటుంది మీరు బాగా చెబుతున్నారు కాబట్టి ప్రతి CGPA తప్పనిసరిగా మూడు అంకెలు గరిష్టంగా మూడు అంకెలు ఉండాలి కనుక ఇది ఒక అంకె ఇది ఒక రకం పేరును క్రియేట్ చేస్తుంది కానీ మరీ ముఖ్యంగా ఇది పెద్ద వాటిని నిల్వ చేయడానికి కూడా ఇది blob అని పిలువబడేదాన్ని క్రియేట్ చేస్తుంది ఇది బైనరీ పెద్ద వాటిని సూచిస్తుంది ఉదాహరణకు మీరు ఒక చిత్రంను మొదలైన వాటిలో ఒక SQL పట్టికలో నిల్వ చేయాలనుకుంటే మీరు దానిని బ్లాబ్ గా నిల్వ చేయవచ్చు మరియు అదేవిధంగా క్లాబ్ అని పిలుస్తారు ఇది క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ ఇది ఒక డాక్యుమెంట్ మొదలగు వాటిని నిల్వ చేస్తుంది దీనిని క్యారెక్టర్ గా నిల్వ చేయవచ్చు తప్పనిసరిగా ఇవి పట్టిక లోపల నిల్వ చేయబడవు అవి నిల్వ చేయబడిన ఈ ఆబ్జెక్ట్ లకు సూచించబడతాయి తద్వారా ఇది డేటా రకాలు ఇప్పుడు SQL లో చేయగలిగే కంస్ట్రయిన్ట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం మీరు నల్ గా సెట్ చేయవచ్చని చెప్పే అడ్డంకులను పేర్కొనవచ్చు ఒక నిర్దిష్ట అట్ట్రిబ్యూట్ ను నల్ గా సెట్ చేయవచ్చు కాబట్టి క్రొత్త టుపుల్ ఇన్సర్ట్ చేసినప్పుడు అట్ట్రిబ్యూట్ నల్ గా ఉండకూడదు అదేవిధంగా మనం ఇప్పటికే ప్రైమరీ కీ యొక్క ఉదాహరణను చూశాము ప్రైమరీ కీ ఏమిటో మనం పేర్కొనవచ్చు డిఫాల్ట్ విలువను పేర్కొనవచ్చు కాబట్టి ఏమీ పేర్కొనకపోతే డిఫాల్ట్ విలువ తీసుకుంటుంది ఇది ప్రత్యేకమైనదా కాదా అని మనం పేర్కొనవచ్చు మీరు ప్రైమరీ కీ అని చెప్పినప్పుడు ఇది ప్రత్యేకమైనది కానీ ఇతర మార్గం కాదు మీరు దీన్ని ప్రత్యేకంగా తయారు చేయాలని మనం చెప్పగలం ఐదవది బహుశా చాలా ముఖ్యమైనది ఐదవది ముఖ్యమైనది దీనిని ఫారిన్ కీ అంటారు ఈ అట్ట్రిబ్యూట్ కొన్ని ఇతర అట్ట్రిబ్యూట్ లకు ఫారిన్ కీ అని మీరు పేర్కొనవచ్చు మరియు మీరు చెక్ p అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇది డొమైన్ కంస్ట్రయిన్ట్ లాంటిది ప్రిడికేట్ p సంతృప్తికరంగా ఉందో లేదో మీరు తనిఖీ చేస్తారు కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే ఫారిన్ కీ కంస్ట్రయిన్ట్ దీనికి ఉదాహరణ కావచ్చు ఎందుకంటే ఇది ముఖ్యం మీరు ఒక నిర్దిష్ట విషయానికి ఫారిన్ కీని చెప్పగలరు కొన్ని పట్టికలో cname పెట్టండి మీరు దీన్ని చెప్పవచ్చు కస్టమర్ పట్టికను సూచిస్తుంది కాబట్టి అటువంటి నిర్వచనం పట్టిక లోపల ఉంటే అంటే ఈ పట్టికలోని అట్ట్రిబ్యూట్ cname ప్రైమరీ కీని సూచిస్తుంది ఇది కస్టమర్ పట్టికను సూచిస్తుంది అంటే ఇది కస్టమర్ పట్టిక యొక్క ప్రైమరీ కీని సూచిస్తుంది కాబట్టి దీనిని పేర్కొనవచ్చు ప్రశ్న వస్తుంది టేబుల్ను సృష్టించవచ్చు దాన్ని సవరించవచ్చా లేదా దానిని తొలగించగలమా దాన్ని తొలగించవచ్చు మరియు తొలగింపు కేవలం డ్రాప్ టేబుల్ మీరు రుణగ్రహీత ఏది చెప్పినా డ్రాప్ టేబుల్ అని చెప్పవచ్చు మీరు ఒక నిర్దిష్ట పట్టికను వదలవచ్చని పరిగణించండి మీరు పట్టికను కూడా నవీకరించవచ్చు సింటాక్స్ ఏమిటంటే alter table మరియు ముఖ్యంగా మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు ఆల్టర్ టేబుల్ r అని చెప్పవచ్చు అప్పుడు మీరు ఉదాహరణకు చెప్పండి జోడించు కాబట్టి నేను చేయగలిగే A అట్ట్రిబ్యూట్ ను డొమైన్ కంస్ట్రయిన్ట్ D మరియు కంస్ట్రయిన్ట్ C తో ఈ పట్టికకు జోడించాలనుకుంటున్నాను మనం ఆల్టర్ టేబుల్ r అని కూడా చెప్పగలం దీని నుండి ఒక నిర్దిష్ట అట్ట్రిబ్యూట్ ను వదలండి మరియు మరలా మరెన్నో ఇతర పనులు చేయవచ్చు కానీ ఇది మాన్యువల్ గా తనిఖీ చేసే మార్గం ఇది మనం ప్రారంభించే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ యొక్క భాగం గురించి పట్టిక నిర్మాణం ఎలా నిర్వచించబడింది ఇది తప్పనిసరిగా పట్టిక నిర్మాణాన్ని నిర్వచించడం మరియు చేయకపోవడం ఏ డేటా మొదలైన వాటి గురించి నిర్వచించడం కాదు తరువాత డేటాలోకి ఇన్సర్షన్ డిలీషన్ మొదలైన వాటి గురించి చూద్దాం కాని మొదట SQL ఎందుకు ప్రసిద్ధి చెందింది SQL ఈ ప్రాథమిక క్వరీ నిర్మాణానికి ఎందుకు ప్రసిద్ధి చెందింది